ఇప్పుడు ఎలా ప్రతిబింబించాలి రిఫ్లెక్షన్ కోసం ఇన్పుట్లు ఏమిటి విద్యార్థులు మరియు సహోద్యోగుల నుండి సకాలంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఇన్పుట్లలో ఒకటి ఇతర ఇన్పుట్ కొన్ని మార్గదర్శక ప్రశ్నలు మరియు ఆలోచనలు ఈ మార్గదర్శక ప్రశ్నలు మరియు ఆలోచనలు ఒక విధమైన ధ్యాన మంత్రాలుగా పరిగణించబడతాయి కాబట్టి ధ్యాన భావనతో పరిచయం ఉన్న వారందరికీ ఈ స్థితికి రావడానికి కొన్ని ప్రిస్క్రిప్షన్లు ఇస్తారని తెలుసు ఉదాహరణకు మీరు ఏదైనా ధ్వని లేదా ఒక పదాన్ని పునరావృతం చేయాలి కాబట్టి ధ్వని లేదా పదం యొక్క ఈ పునరావృతం ధ్యాన స్థితికి రావడానికి మీకు సహాయపడుతుంది అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు రిఫ్లెక్షన్ స్థితికి రావడానికి కొన్ని మార్గదర్శక ప్రశ్నలు మరియు ఆలోచనలు ఉన్నాయి మరియు ప్రతిబింబించే సమయంలో బోధన యొక్క ప్రభావాన్ని అసెస్ వేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి వివిధ రకాల ఫీడ్బ్యాక్ ఏమిటి ఒక తరగతిలో బోధన మరియు అభ్యాసం ఎలా జరుగుతుందో అసెస్ చేయడానికి ఇక్కడ చాలా సులభమైన కానీ ప్రభావవంతమైన విధానం ఉంది ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటంటే తరగతి గదిలో జరిగే వివిధ కార్యకలాపాలను సమయం యొక్క విధిగా మేము గీస్తున్నాము ఇప్పుడు y అక్షం మీద కార్యకలాపాలు ఎలా అమర్చబడిందో గమనించడం చాలా ముఖ్యం కాబట్టి ఏ కార్యాచరణ సర్వసాధారణం అది టైమ్లైన్కు దగ్గరగా ఉంటుంది ఉదాహరణకు ఉపాధ్యాయుడు మాట్లాడటం మరియు టీచర్ సుద్దబోర్డును ఉపయోగించడం ఇవి ఒక తరగతిలో సాగే సాధారణ కార్యకలాపాలు అందువల్ల అవి టైమ్లైన్కు దగ్గరగా ఉన్నాయి మీరు పైకి వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల యొక్క అన్ని చర్యలు సానుకూల y అక్షంలో జాబితా చేయబడతాయి మరియు టీచర్ సుద్దబోర్డు ప్రొజెక్షన్ మల్టీమీడియా వంటి అన్ని బోధనా సహాయకులు మరియు టైమ్లైన్ నుండి క్రింది దిశలో జాబితా చేయబడతారు ఇప్పుడు ఏ కార్యాచరణ తక్కువగా ఉందో ఈ గ్రాఫ్లోని టైమ్లైన్ కి దూరంగా ఉంది ఉదాహరణకు టీచర్ మాట్లాడటం కంటే టీచర్ ప్రశ్నించడం తక్కువ అని మీరు చూడవచ్చు అందువల్ల టీచర్ ప్రశ్నించడం చాలా దూరంలో ఉంది ఇప్పుడు విద్యార్థుల చర్యలు ఉపాధ్యాయ చర్యల కంటే తక్కువ ఉదాహరణకు ఒక తరగతిలో విద్యార్థులు ఎన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నారో టీచర్ ఎన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడో లేదా గురువు మాట్లాడుతుండవచ్చు కంటే తక్కువ అందువల్ల విద్యార్థుల ప్రశ్న ఉపాధ్యాయ ప్రశ్న అని పిలిచే దానికంటే కంటే చాలా దూరంలో ఉంది ఇప్పుడు విద్యార్థి చర్య అంటే విద్యార్థి బోర్డుకి వచ్చి ఉత్పన్నం వివరించడం లేదా ఉత్పన్నం చేయడం కాబట్టి ఈ విషయాలన్నీ ఇక్కడ విద్యార్థుల చర్యగా జాబితా చేయబడ్డాయి కాబట్టి ఒక తరగతిలో జరిగే కార్యకలాపాలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి మరోసారి వాటి ద్వారా వెళ్ళనివ్వండి ఉపాధ్యాయులు మాట్లాడటం విద్యార్థులకు ప్రతిస్పందించే టీచర్ టీచర్ విద్యార్థులను ప్రశ్న అడగడం టీచర్ లేదా ఉపాధ్యాయుల ప్రశ్నకు ప్రతిస్పందించే విద్యార్థి విద్యార్థులు ప్రశ్న అడగడం చివరకు విద్యార్థులు కొంత చర్య తీసుకొని బోర్డు వద్దకు వచ్చి పనులను చేస్తారు ఇప్పుడు తరగతిలో ఉపయోగించే బోధనా సహాయాలను కూడా జాబితా చేద్దాం కాబట్టి ఇవి క్రింది దిశలో ఇవ్వబడ్డాయి తరగతిలో ఏది తక్కువగా ఉపయోగించబడుతుందో అది మరింత క్రిందికి జాబితా చేయబడుతుంది కాబట్టి టీచర్ సుద్దబోర్డును ఉపయోగించడం కంటే చార్టులు మరియు అం ప్రొజెక్షన్లను ఉపయోగించడం తక్కువ అందువల్ల ప్రొజెక్షన్లను ఉపయోగించడం సుద్దబోర్డు కంటే మరింత క్రిందికి జాబితా చేయబడింది చివరకు మల్టీమీడియా ఆడియో విజువల్ ఎయిడ్స్ సాధారణంగా ఉపయోగించబడతాయి మరియు అందువల్ల అవి దిగువన జాబితా చేయబడతాయి ఇప్పుడు నేను చేస్తున్నదంతా ఈ కార్యకలాపాల గ్రాఫ్ను గీయడమే గ్రాఫ్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే గ్రాఫ్ గురించి వివరించనివ్వండి టీచర్ కొంతసేపు మాట్లాడుతున్నాడు ఎడమ చివర నుండి ప్రారంభిద్దాం అప్పుడు టీచర్ ఒక ప్రశ్న విసిరాడు ఎవ్వరో ఒక విద్యార్థి స్పందిస్తారు ఆపై టీచర్ బోర్డులో ఏదో వివరించడం ప్రారంభించాడు కాబట్టి గ్రాఫ్ కిందికి వస్తుంది ఎవరైనా విద్యార్థి మళ్ళీ ఒక ప్రశ్న అడిగినందున అది పైకి వెళ్లింది అప్పుడు గురువు ఆ ప్రశ్నకు స్పందించారు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాము టీచర్ ప్రశ్నకు ప్రతిస్పందించాడు అప్పుడు మళ్ళీ టీచర్ మాట్లాడటం ప్రారంభించాడు కాబట్టి మేము ఇక్కడ ఎక్కడో ఉన్నాము అప్పుడు టీచర్ ఇక్కడ కొంత ప్రొజెక్షన్ ఉపయోగించడం ప్రారంభించారు తరువాత టీచర్ క్లాస్లో ఒక ప్రశ్న విసిరారు కాబట్టి మేము పైకి వెళ్తాము కాబట్టి ఇది తరగతి యొక్క మీ గ్రాఫ్ ఇప్పుడు బోధన అభ్యాసం యొక్క నాణ్యత గురించి మీరు ఈ గ్రాఫ్ను ఎలా ఉపయోగించగలరు అధిక వ్యాప్తి మరియు ఫ్రీక్వెన్సీ కలిగిన గ్రాఫ్ మంచి బోధనా అభ్యాస ప్రక్రియ యొక్క సూచిక కాబట్టి అది ఒక ప్రమాణం కాబట్టి ఈ గ్రాఫ్ యొక్క మీ ఫ్రీక్వెన్సీ మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటే అంటే బోధన మరియు అభ్యాసం ఒక నిర్దిష్ట తరగతిలో బాగా జరుగుతోంది ఇప్పుడు ఇది ఎందుకు అలా ఉండాలో అభినందించడం చాలా కష్టం కాదు ఉదాహరణకు ఒక తరగతిలో జరుగుతున్నదంతా గురువు మాట్లాడం అయితే మీకు ఉన్నది సమాంతర రేఖ మాత్రమే మనకు ఈ రేఖ ఉంటుంది అది అంతా సరే ఇది ఈ రేఖ మాత్రమే ఉంటుంది టీచర్ కేవలం మాట్లాడుతూ మరియు సుద్దబోర్డును ఉపయోగిస్తుంటే మీకు ఇలాంటి గ్రాఫ్ లభిస్తుంది కాబట్టి ఇది తక్కువ వ్యాప్తి కలిగి ఉంటుంది మీ వ్యాప్తి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా విద్యార్థి ఒక ప్రశ్న అడిగితే కాబట్టి అతను ఉత్తేజితమయ్యాడు మీరు బోధిస్తున్న అంశంపై ఆసక్తి కలిగింది మరియు విద్యార్థి లేచి ఉత్తేజమై అప్పుడు అతను లేదా ఆమె ఒక ప్రశ్న అడుగుతారు విద్యార్థులు సందేహం వచ్చిన ప్రతిసారీ ప్రశ్న అడగరు దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు మీ స్వంత మనస్తత్వాన్ని పరిశీలిస్తారు మీరు ఎప్పుడు ప్రశ్నలు అడిగారు మీకు క్రొత్త విషయాలను అందించినప్పుడల్లా మీకు ఎల్లప్పుడూ చాలా సందేహాలు ఉంటాయి కానీ మీరు ఆ సందేహాలను అడగరు కదా మీరు ఒక అంశంపై తగినంత ఆసక్తిని పొందినప్పుడు మాత్రమే మీరు సందేహం అడుగుతారు కాబట్టి దయచేసి విద్యార్థి ప్రశ్న సందేహాల ఉనికికి సూచిక మాత్రమే కాదు ఇది తరగతి పట్ల ఆసక్తి స్థాయికి సూచిక కూడా అని గుర్తుంచుకోండి కానీ అందువల్ల గ్రాఫ్ టచ్ అధిక వ్యాప్తి కలిగి ఉంటే మరియు విద్యార్థులు చురుకుగా మారడం ప్రారంభిస్తే విద్యార్థులు ఆసక్తి కనబరిచారని అర్థం అంటే మీ బోధన ప్రభావవంతంగా ఉంది అందుకే అధిక వ్యాప్తి అంటే మంచి అభ్యాసం అదేవిధంగా మీరు వివిధ బోధనా సహాయాలను ఉపయోగిస్తే సుద్దబోర్డు మాత్రమే కాదని పరిశోధనలో తేలింది ప్రొజెక్షన్ మల్టీమీడియా మరియు అన్నీ అప్పుడు నేర్చుకోవడం మెరుగుపడుతుంది అందుకే మీ గ్రాఫ్ మరింత లోతుగా వెళుతుంటే అది తరగతిలో మంచి బోధన మరియు అభ్యాసానికి సూచిక కాబట్టి మీరు నిజంగా ఈ గ్రాఫ్ను చాలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు పోల్చడానికి రెండు తరగతి గదులు చెప్పండి ఉదాహరణకు భౌతికశాస్త్రంపై మొదటి సెమిస్టర్ కోర్సు ఉందని బోధించనివ్వండి 500 మంది విద్యార్థులు 5 తరగతి గదులలో ప్రతి తరగతి గదిలో 100 మంది విద్యార్థులతో సమాంతరంగా అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు ప్రతి తరగతి గదిలో విద్యార్థుల డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ లేదా తక్కువ సమానమని వారి పనితీరు మరియు వైఖరి పరంగా డిస్ట్రిబ్యూషన్ మరియు మొదలైనవి అని ఊహిస్తే మీరు ఈ వివిధ తరగతి గదులను బోధన మరియు అభ్యాసం యొక్క కోణం నుండి పోల్చవచ్చు వాటిని ఆపై తరగతి తర్వాత గ్రాఫ్లను చూడటం కాబట్టి ఏ తరగతి గదిలో ఫ్రీక్వెన్సీలో ఎక్కువ వ్యాప్తి ఉందో గ్రాఫ్లో అధిక వ్యాప్తి మరియు ఫ్రీక్వెన్సీ ఉన్నాయి తరగతి గది బోధన మరియు అభ్యాసం మెరుగ్గా సాగాయి మీరు మీ బోధనలో ప్రవేశపెట్టిన మార్పులకు సూచికగా కూడా ఈ గ్రాఫ్ను ఉపయోగించవచ్చు మీరు మీ బోధనలో మార్పు చేశారని అనుకుందాం మరియు నిజంగా ఇది కొంత ప్రభావాన్ని చూపిస్తుందో లేదో చూడాలి ఇది విద్యార్థుల విషయాలను మెరుగుపరిచిందా మీరు మీ తరగతి యొక్క గ్రాఫ్ను గీయవచ్చు మరియు మీరు మార్పును పరిచయం చేయడానికి ముందు మరియు మార్పును ప్రవేశపెట్టిన తర్వాత ఈ గ్రాఫ్ను తనిఖీ చేయవచ్చు కొన్నిసార్లు ఒకే తరగతిలో మీరు ప్రభావాన్ని చూడకపోవచ్చు అందువల్ల మీరు గ్రాఫ్ను ఎక్కువ కాలం పాటు 2 లేదా 3 గంటలు టైమ్లైన్ తీసుకొని గీయవచ్చు కాబట్టి ఇది మీ బోధన యొక్క ప్రభావాన్ని గ్రహించే ఒక మార్గం మీ రిఫ్లెక్షన్ కోసం ఒక ఇన్పుట్ ఇది ఫీడ్బ్యాక్ నుండి ఒకటి ఫీడ్బ్యాక్ యొక్క మరొక రూపాన్ని చూద్దాం ఇక్కడ మనం చేసేది ఏమిటంటే మేము విద్యార్థులలో స్లిప్లను పంపిణీ చేస్తాము స్లిప్స్ a4 సైజు పేజీ యొక్క మూడింట ఒక వంతు పరిమాణం కావచ్చు స్లిప్ యొక్క ఒక వైపు మీరు ఈ కోర్సు లేదా గురువు గురించి విద్యార్థులకు ఎక్కువగా నచ్చినదాన్ని అడుగుతారు ఒక టీచర్ మెరుగుపడాలి అనుకుంటే ఉపాధ్యాయ రేటింగ్ తగినంత ఫీడ్బ్యాక్ కాదని ఇక్కడ గమనించాలి నేనుt మీకు మెరుగుదల కోసం తగినంత ఇన్పుట్లను ఇవ్వదు నేను 10 న 6 అని ఒక ఫీడ్బ్యాక్ పొందుతున్నానని ఒక ఉపాధ్యాయుడికి తెలుసునని అనుకుందాం మరియు 10 న 9 అని చెప్పడానికి నేను మెరుగుపడాలి అనుకుంటాను ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ ఎలా మెరుగుపరుస్తాను నేను 10 న 6 లో ఉన్నానని నాకు తెలుసు కాని నేను 10 న 9 ని ఎలా తయారు చేసుకుంటాను రేటింగ్ మీకు ఈ ఇన్పుట్లను ఇవ్వదు కాబట్టి విద్యార్థులు తమకు అనిపించినదాన్ని వ్రాయవలసి ఉన్న చోట వివరణాత్మక డేస్క్రిపటివ్ ఫీడ్బ్యాక్ పొందడం చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడే ఇది జరుగుతోంది అందుకే స్లిప్లోని ఎక్కువ స్థలం డేస్క్రిపటివ్ ఫీడ్బ్యాక్ కోసం ప్రత్యేకించబడిందని మీరు చూస్తారు ఇప్పుడు దిగువన మీరు విద్యార్థుల రేటింగ్ను కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు రెండు రేటింగ్లు ఉన్నాయి వాటిని కోర్సు రేటింగ్ మరియు టీచర్ రేటింగ్ కోసం అడుగుతున్నారు ఇప్పుడు ఈ రెండు రేటింగ్ల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం కొంతకాలం విద్యార్థులకు కొన్ని కోర్సుల గురించి ముందస్తుగా ఆలోచనలు ఉంటాయి ఉదాహరణకు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే చాలా మంది విద్యార్థులు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి అంశంపై చాలా అనుకూలంగా ఉంటారు మరోవైపు సెమీ కండక్టర్ పరికరాలు అని చెప్పడం వంటి ఇతర కోర్సుల వైపు వారు అనుకూలంగా ఉండరు కాబట్టి విద్యార్థుల ఈ వైఖరి కోర్సు రేటింగ్లో సంగ్రహించబడుతుంది కాబట్టి మీకు బాగా బోధించే టీచర్ ఉండవచ్చు కాని విద్యార్థులు కొన్ని కారణాల వల్ల ఇతర కోర్సుల కంటే ఒక కోర్సులో సానుకూల వైఖరిని కలిగి ఉంటే టీచర్ సమానంగా మంచిగా ఉన్నప్పటికీ రెండు కోర్సులలో ఉపాధ్యాయుల రేటింగ్ భిన్నంగా ఉండవచ్చు రెండు కోర్సులలో కాబట్టి కోర్సు యొక్క ఈ ప్రభావాన్ని తొలగించడానికి మేము కోర్సు రేటింగ్ అని పిలువబడే వాటిని సేకరిస్తాము మరియు ఉపాధ్యాయ రేటింగ్ టీచర్ కోర్సును ఎలా నిర్వహిస్తున్నాడనే దాని గురించి కాబట్టి ఇది నిజంగా మీ ఆసక్తికి సంబంధించిన విషయం కాబట్టి కోర్సు రేటింగ్ మరియు ఉపాధ్యాయ రేటింగ్ రెండింటినీ సేకరించాలి కాబట్టి చాలా సరళంగా చెప్పాలంటే ఒక టీచర్ విద్యార్థులచే అధిక రేటింగ్ పొందని ఒక కోర్సులో చాలా ఎక్కువ రేటింగ్ పొందడం కష్టం అని చెప్పవచ్చు అదే టీచర్ అతను విద్యార్థులచే ఎక్కువగా రేట్ చేయబడిన ఒక కోర్సును బోధిస్తే అప్పుడు అతని స్వంత రేటింగ్ లేదా ఆ కోర్సులో ఆమె సొంత రేటింగ్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్లిప్ యొక్క మరొక వైపు మీరు ఈ కోర్సు లేదా ఉపాధ్యాయుని మెరుగుపరచడానికి విద్యార్థుల పరిధిని అడుగుతారు ఇప్పుడు ఏదైనా ఫీడ్బ్యాక్ గురించి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఫీడ్బ్యాక్ ఎల్లప్పుడూ ప్రతికూల అభిప్రాయాన్ని అర్ధం కాదు కాబట్టి ఫీడ్బ్యాక్లో రెండు భాగాలు ఉండాలి పాజిటివ్ మరియు నెగటివ్ ఒక టీచర్ విద్యార్థులకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ టీచర్ సానుకూల మరియు ప్రతికూల రెండింటినీ ఇవ్వాలి విద్యార్థుల బలహీనతలను లేదా వారి లోపాలను మాత్రమే తిట్టడం సరైనది కాదు మీరు కూడా సానుకూల స్పందన ఇవ్వాలి వాస్తవానికి ప్రతికూల అభిప్రాయాన్ని సానుకూల ఫీడ్బ్యాక్తో కలిపి ఉంటే అప్పుడు చాలాసార్లు ప్రతికూల అభిప్రాయాన్ని మరింత మెరుగ్గా స్వీకరించవచ్చు ఇప్పుడు మేము విద్యార్థులకు కూడా ఇదే చెబుతున్నాము విద్యార్థులకు కోర్సు లేదా ఉపాధ్యాయుల గురించి వారు ఏమి ఇష్టపడతారని అడగాలి మరియు టీచర్ లేదా కోర్సు ఎక్కడ మెరుగుపరచవచ్చో కూడా అడగాలి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన స్లిప్ దిగువన అక్కడ 2 ఎంట్రీలు ఉన్నాయని మీరు చూడవచ్చు ఒక ఎంట్రీ b tech m tech మరియు మరొక ఎంట్రీ CGPA అంటే గ్రేడ్ పాయింట్ సగటు విద్యార్థి యొక్క సంచిత గ్రేడ్ పాయింట్ సగటు కానీ మేము విద్యార్థులను అడిగిన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాల కోసం కొన్ని నిమిషాలు గడపండి అవి ఎందుకు ముఖ్యమైనవి మీ బోధన ప్రభావం యొక్క నమ్మకమైన రిఫ్లెక్షన్ మీకు కావాలంటే ఫీడ్బ్యాక్న్ని అనామకంగా సేకరించాలి ఫీడ్బ్యాక్ చేస్తున్న వ్యక్తిని గుర్తించకూడదు ఎందుకంటే అప్పుడు మాత్రమే వ్యక్తి తన ఖచ్చితమైన భావాలను ఇవ్వడానికి సంకోచించడు మరోవైపు ఇక్కడ మరో సమస్య ఉంది మీకు ఒక తరగతి ఉందని అనుకుందాం ఉదాహరణకు కొన్ని తరగతులు ఇంటర్ డిసిప్లినరీగా ఉన్నాయి ఇక్కడ మీకు వివిధ విభాగాల నుండి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఉదాహరణకు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేపథ్యం లేదా క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను కలిగి ఉన్న ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులందరికీ ఇవ్వబడిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక అంశాలపై ఒక కోర్సును కలిగి ఉండవచ్చు అలాగే లోహశాస్త్రం మరియు బయోటెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ మరియు మొదలైనవి ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి బయోటెక్నాలజీ లేదా మెటలర్జీ నుండి చెప్పే విద్యార్థి కంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించిన కోర్సుపై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు అందువల్ల వివిధ సమూహాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నంగా ఉండవచ్చు అందువల్ల మిక్స్ క్లాస్లో ఫీడ్బ్యాక్ ఇస్తున్న సమూహాన్ని మీరు గుర్తించకపోతే ఫీడ్బ్యాక్న్ని అర్థం చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుంది ఉదాహరణకు కొంతమంది విద్యార్థులు మిశ్రమ తరగతిలో కోర్సును కష్టపడుతున్నారని వ్రాస్తారని అనుకుందాం ఇప్పుడు మీరు విద్యార్థుల లక్షణాలను తెలిస్తే ఉదాహరణకు అవి మెటలర్జీ విభాగం లేదా సివిల్ ఇంజనీరింగ్ విభాగం అని మాకు తెలియజేయండి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు గురించి మాట్లాడుతున్నాను మెటలర్జీ లేదా బయోటెక్నాలజీ విద్యార్థులకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుందని నేను చెప్పడం లేదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించిన ఒక కోర్సును పరిగణనలోకి తీసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమికాలు వారందరికీ ముఖ్యమైనవి విద్యార్థులందరికీ కాబట్టి మీరు లక్షణాలను తెలుసుకుంటే మీరు కూడా ఏదైనా చేయగలరు పరిస్థితి మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం కొన్ని ప్రత్యేక సెషన్లను కలిగి ఉండవచ్చు కాబట్టి అందువల్ల సమస్య యొక్క కారణాన్ని సరిగ్గా గుర్తించడానికి మేము కొన్ని లక్షణాలను అడిగారు కాబట్టి ఉదాహరణకు ఈ స్లైడ్లో నేను బి టెక్ ఎం టెక్ ఇచ్చాను ఎందుకంటే ఐఐటిలో మేము బోధిస్తున్న కొన్ని కోర్సులు ఉన్నాయి ఇక్కడ బిటెక్ విద్యార్థులు మరియు ఎంటెక్ విద్యార్థులు ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి మీరు మీ స్వంత తరగతి కూర్పును చూడాలి మరియు మీరు తగిన లక్షణాలను క్రింద ఉంచవచ్చు ఇప్పుడు గ్రేడ్ పాయింట్ యావరేజ్ అయిన సిజిపిఎకు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీని గురించి నా స్వంత అనుభవాన్ని మీకు చెప్తాను కాబట్టి నేను పెద్ద తరగతులు బోధిస్తున్నప్పుడు మీరు చాలా వేగంగా వెళుతున్నారని కొంతమంది విద్యార్థులు చెప్పే ఫీడ్బ్యాక్న్ని నేను పొందాను కాబట్టి మీకు కొన్ని సంఖ్యలు ఇస్తాను 90 తరగతిలో మీరు చాలా వేగంగా వెళుతున్నారని బహుశా నేను 8 నుండి 9 మంది విద్యార్థులను పొందవచ్చు మరోవైపు నేను అదే తరగతిలో మరో ఒక ఫీడ్బ్యాక్న్ని పొందుతున్నాను 10 మంది విద్యార్థులు మీరు నెమ్మదిగా వెళుతున్నారని చెప్పడం ద్వారా మీరు వేగవంతం చేయవచ్చు ఇప్పుడు తరగతిలో ఉన్నత ర్యాంకు సాధించిన విద్యార్థులను మీకు తెలుసని నేను భావించాను వారి CGPA ఎక్కువగా ఉంది నేను ఎక్కువ భాగాలను కవర్ చేయాలని కనుగొన్నాను మరియు నేను నెమ్మదిగా వెళ్తున్నానని మీకు తెలుసు మరియు కొంతమంది CGPA చాలా తక్కువ ఎవరు రిపీటర్లు నేను చాలా వేగంగా వెళ్తున్నానని భావించే విద్యార్థులు నేను నిజంగా ఈ ఫీడ్బ్యాక్న్ని సేకరించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అందులో విద్యార్థులను వారి గ్రేడ్ పాయింట్ సగటు ఇవ్వమని అడిగాను గ్రేడ్ పాయింట్ సరాసరి మరియు నేను వేగంగా లేదా నెమ్మదిగా వెళ్తున్నానని వారు చెప్పినదానికి ఎటువంటి సంబంధం లేదని నేను కనుగొన్నాను మరో మాటలో చెప్పాలంటే నేను చాలా వేగంగా వెళ్తున్నాను మరియు నేను నెమ్మదిగా వెళ్తున్నానని చాలా తక్కువ ర్యాంకింగ్ విద్యార్థిని కలిగి ఉన్నాను కాబట్టి ఉపన్యాసాల వేగం గురించి విద్యార్థి యొక్క అవగాహన వారి పనితీరు విద్యా పనితీరుపై ఆధారపడి ఉంటుంది అనే నా అపోహను అది తొలగించింది కాబట్టి మీరు తాత్కాలిక ఫ్యాషన్ను ముగించలేరు మరో మాటలో చెప్పాలంటే మీరు ఫీడ్బ్యాక్న్ని సేకరించినప్పుడు మీరు దానిని సరిగ్గా సేకరించాలి తద్వారా మనకు ఖచ్చితమైన చిత్రం లభిస్తుంది మరియు మీ ఉపన్యాసాల ప్రభావం గురించి ఉన్న అపోహలు పోతాయి నేను మునుపటి స్లిప్లపై ఫీడ్బ్యాక్కు తిరిగి వెళుతున్నాను అక్కడ విద్యార్థులను వారు ఒక వైపు ఏమి ఇష్టపడుతున్నారో నేను అడుగుతాను మరియు మరొక వైపు మెరుగుదల కోసం అవకాశం ఉంది ఈ ఫీడ్బ్యాక్ సెషన్లో మేము ఏ సమయంలో చేయవచ్చు కాబట్టి స్లిప్ల యొక్క ఈ డిస్ట్రిబ్యూషన్ స్లిప్లపై అభిప్రాయాన్ని సేకరించడం కోర్సులో 3 వారాల తరువాత చేయవచ్చని నేను సూచిస్తున్నాను మరియు కోర్సు యొక్క ప్రారంభ భాగాలలో ఈ ఫీడ్బ్యాక్న్ని తీసుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను తద్వారా విద్యార్థులు మీకు అభిప్రాయాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు ఎందుకంటే వారు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే మరియు మీ బోధనలో మీరు దిద్దుబాట్లు చేస్తే మిగిలిన కోర్సులో వారు మీకు ప్రయోజనం పొందుతారు కాబట్టి మీరు దానిని కోర్సు చివరిలో కూడా సేకరించవచ్చు కానీ మీరు కోర్సు చివరిలో ఫీడ్బ్యాక్ సేకరించినప్పుడు మీరు దానిని తదుపరి విద్యార్థుల కోసం మాత్రమే అమలు చేయవచ్చు మీరు బోధించిన అదే విద్యార్థుల కోసం కాదు కాబట్టి మీరు కోర్సులో రెండుసార్లు అభిప్రాయాన్ని సేకరించవచ్చు అలా చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను 3 వారాలలో మొదటిసారి కాబట్టి కోర్సు ప్రారంభమైన 3 వారాల తరువాత మీరు విద్యార్థుల నుండి ఈ ఫీడ్బ్యాక్ సేకరిస్తారు ఆపై మీరు కోర్సు చివరిలో మళ్ళీ చేయవచ్చు మరియు మీరు వాస్తవానికి చేయవచ్చు ఆపై రెండు ఫీడ్బ్యాక్లను సరిపోల్చండి విషయాలు మారిపోయాయి